హలో గత ఉపన్యాసంలో మనము బ్రాంచ్ లైన్ కప్లర్ల గురించి మాట్లాడాము మనము 2 బ్రాంచ్ లైన్ కప్లర్తో ప్రారంభించాము వాస్తవానికి కాన్ఫిగరేషన్ను చూశాము ఇక్కడ లైన్ లు λ4 ఈ మెయిన్ లైన్ అలాగే బ్రాంచ్ లైన్ మరియు ఈ ప్రత్యేకమైన బ్రాంచ్ లైన్ కప్లర్ కోసం S పారామితులు ఏమిటో మనము చూశాము కాబట్టి ఇక్కడ నుండి మనము 4 పోర్ట్ నెట్వర్క్ను 2 ఈవెన్ మోడ్ అలాగే ఆడ్ మోడ్ ఎక్సైటేషన్ గా విభజించడం ద్వారా విశ్లేషణ చేశాము సరే కాబట్టి ఈవెన్ మోడ్ ఎనాలసిస్ కోసం మనం ఈవెన్ మోడ్ కోసం ABCD పారామితులను కనుగొని ఆడ్ మోడ్ కోసం ABCD పారామితులను కనుగొంటాము మరియు ఆ తరువాత S పారామితులను తెలుసుకోవడానికి సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ను వర్తింపజేయండి ABCD పారామితిని ఉపయోగించి S పారామితులకు మార్చండి ఆపై మనము బౌండరీ కండిషన్స్ S11 0 ఐసోలేషన్ 0 ని అప్లై చేశాము మరియు 2 అవుట్పుట్ పోర్ట్లకు సగం పవర్ కోసం ఈ కండిషన్ ఉపయోగించబడినది మరియు ఆ ప్రత్యేక పరిస్థితి కోసం ఇంపిడెన్స్ 35 35 ohm మరియు 50 ohm గా ఉందని మనము చూశాము ఆపై మనము X బ్యాండ్ వద్ద ఒక ఉదాహరణ తీసుకున్నాము మరియు బ్యాండ్విడ్త్ సుమారు 10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్ అని మనము చూశాము ఆ తరువాత మనము FR4 సబ్స్ట్రేట్ లేదా గ్లాస్ ఎపోక్సీ సబ్స్ట్రేట్ ఉపయోగించి తక్కువ ఖర్చుతో కమర్షియల్ అప్లికేషన్ను రియలైజేషన్ చేసాము బ్యాండ్విడ్త్ సుమారు 10 11 శాతానికి పరిమితం అని మళ్ళీ ఇక్కడ చూశాము కాబట్టి 2 బ్రాంచ్ నుండి మనము 3 బ్రాంచ్ లైన్ కప్లర్ వద్దకు వెళ్ళాము 3 బ్రాంచ్ లైన్ కప్లర్ కోసం బ్యాండ్విడ్త్ 10 11 శాతం నుండి 27 నుండి 28 శాతం వరకు పెరుగుతుందని S11 మరియు S41 లకు మైనస్ 20 dB కన్నా తక్కువ అని మనము చూశాము కాబట్టి 3 బ్రాంచ్ కప్లర్ తరువాత మనము 4 బ్రాంచ్ లైన్ కప్లర్ కోసం వెళ్ళాము మరియు 4 బ్రాంచ్ లైన్ కప్లర్ కోసం బ్యాండ్విడ్త్ ఇప్పుడు 40 శాతం నుండి 43 శాతం వరకు చాలా పెద్దదిగా ఉందని మనము చూశాము అయితే మనము ఒక చిన్న సమస్య ఉందని గుర్తించాం మరియు సమస్య ఏమిటంటే ఈ ఇంపిడెన్స్ Za 213 ohm ఇది చాలా ఎక్కువ ఇది చాలా సన్నని మైక్రోస్ట్రిప్ లైన్లోకి వస్తుంది దాని వెడల్పు సబ్స్ట్రేట్ పారామితులను బట్టి 0 1 నుండి 0 2 mm వరకు ఉండవచ్చు కాబట్టి ఇది చివరి ఉపన్యాసంలో కవర్ చేయబడినది ఈ రోజు చాలా ఎక్కువ ఇంపిడెన్స్ యొక్క ఈ సమస్య ఎలా పరిష్కరించబడుతుందో చూద్దాం కాబట్టి ఇక్కడ మీరు Zs లు 50 ohm లకు సమానం అని చూడవచ్చు మరియు వాస్తవానికి లిటరేచర్ ఈ 50 ohm గురించి మాట్లాడుతుంది అయితే మనము ఏమి చేసాము మనము వాస్తవానికి ఈ మొత్తం Zs45ohm కోసం రూపొందించాము మనము Zs45 ohm తీసుకున్నప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో ఇప్పుడు Za 144 ohm మరియు Zb 97 2 ohm మరియు ఇవి రియలైజ్ చేయదగినవి కాబట్టి ఆ పని చేసిన తరువాత మనము సిమ్యులేషన్ చేసాము కాబట్టి ఇక్కడ దాని కోసం డిజైన్ ఉంది ఇక్కడ వివిధ పారామితులను చూపించడాన్ని మీరు చూడవచ్చు థిక్నెస్ చూపబడింది వివిధ డైమెన్షన్స్ ఇక్కడ చూపించబడ్డాయి మరియు ఇది ఫ్యాబ్రికేటెడ్ వస్తువు మరియు ఇవి ఇప్పుడు మెజర్డ్ రిజల్ట్స్ మళ్ళీ ఫ్యాబ్రికేషన్ FR4 సబ్స్ట్రెట్ పై జరిగింది మరియు మనము ఇక్కడ ఎలాంటి బ్యాండ్విడ్త్ పొందుతామో చూద్దాం కాబట్టి ఇక్కడ మీరు ఈ ప్రత్యేక కేసు కోసం చూస్తే చాలా పెద్ద బ్యాండ్విడ్త్ పొందుతున్నాము 636 నుండి 1215 MHz ఇది 600 MHz ఆర్డర్ కి దగ్గరగా లేదా ఎక్కువ ఇది 500 MHz బ్యాండ్విడ్త్ కంటే ఎక్కువ అని మీరు చెప్పగలరు కాబట్టి ఈ బ్యాండ్విడ్త్ మునుపటి 4 బ్రాంచ్ లైన్ కప్లర్ కంటే చాలా పెద్దది మరికొన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను ఇక్కడ మీరు మొత్తం సైజ్ ను చూడవచ్చు ఈ డైరెక్షన్ లో చాలా పెద్దది ఈ సైజ్ λ4 అని మీరు చెప్పవచ్చు కానీ ఇక్కడ అది λ4 మరొక λ4 మరొక λ4 కాబట్టి మొత్తం పొడవు ఇప్పుడు 3λ4 అవుతుంది కాబట్టి మొత్తం సైజ్ పెరుగుతుంది అయినప్పటికీ మీరు మనము చేసిన కొన్ని సాధారణ పనులను కూడా చేయవచ్చు మరియు అది ఈ పొడవుని స్ట్రెయిట్ లైన్ గా ఉపయోగించడానికి బదులుగా మీరు ఈ మొత్తం విషయాన్ని u ఆకారం రూపంలో కూడా ఉపయోగించవచ్చు సరే కాబట్టి అలాంటిదే కాబట్టి మీరు ఇక్కడ u ఆకారం వంటిదాన్ని ఉపయోగిస్తే మరియు ఇన్ వర్టెడ్ u కూడా ఉపయోగించవచ్చు మరియు ఈ లైన్లన్నీ చేయవచ్చు కాబట్టి అప్పుడు ఏమి జరుగుతుంది ఈ డైరెక్షన్ లో ఉన్న మొత్తం డైమన్షన్ ని తగ్గించవచ్చు సరే కాబట్టి మీరు ఇప్పుడు దీనికి బదులుగా దాని గురించి ఆలోచించండి నేను ఈ డైరెక్షన్ లో క్రింద మరియు క్రిందికి క్రింద వెళ్తే ఏం జరుగుతుంది కాబట్టి u విభాగాన్ని ఉపయోగించడం ద్వారా మనం మొత్తంగా ఈ ప్రత్యేక కప్లర్ యొక్క పొడవు తగ్గించవచ్చని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ మరొక డిజైన్ ఉంది ఇక్కడ మనము వాస్తవానికి కాంపాక్ట్ టు బ్రాంచ్ లను డిజైన్ చేశాం వాస్తవానికి అంతకుముందు ఆ నాలుగు బ్రాంచీలను హారిజంటల్ లైన్ గా చూపించాం ఇక్కడ వాటిని రింగ్ రూపంలో చూపించాను కాబట్టి ఇక్కడ ఈ పరిమాణం λ4 ఇది కూడా λ4 కేవలం మనము కాంపాక్ట్ 2 బ్రాంచ్ లైన్ కప్లర్ను కోరుకునే అవసరం ఉంది కాని అవసరమైన షేప్ సర్క్యులర్ షేప్ కాబట్టి ఇక్కడ మనం స్క్వేర్ సబ్స్టేట్ ఉపయోగించినప్పటికీ ఇది టెస్టింగ్ కోసం మాత్రమే కానీ చివరికి మొత్తం విషయం ఇక్కడ నుండి కట్ చేయబడుతుంది సరే కాబట్టి ఇది ఇక్కడ వృత్తాకార రూపంలో ఉంది మరియు కాంపాక్ట్ గా చేయడానికి మనము చాలా ఎక్కువ విలువన గల εr ను ఉపయోగించాము ఇది 10 2 గా ఉంది కాబట్టిεr యొక్క పెద్ద విలువను ఎంచుకోవడం ద్వారా సైజ్ తగ్గుతుంది వాస్తవానికి మీరు λ4 కి వెళ్ళడానికి బదులుగా మరింత తగ్గించవచ్చు మీరు ఇక్కడకు వెళ్ళవచ్చు ఇక్కడకు వెళ్ళవచ్చు ఇలా వెళ్ళండి కాబట్టి ఈ కర్వ్ లైన్ కు బదులుగా మీరు ఎల్లప్పుడూ u ఆకార లైన్ ను ఉపయోగించవచ్చు మరియు ఆ విధంగా చేయడం వల్ల సైజు మరింత తగ్గుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో సర్క్యులర్ రింగ్ ఆకారంలో λ4 లైన్లు వంగి ఉన్నట్లు మనం చూడవచ్చు మరియు బ్యాండ్విడ్త్ 80 MHz క్రమం లో పొందవచ్చు ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ కోసం అవసరమైన బ్యాండ్విడ్త్ 50 MHz మాత్రమే కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో ఇది ఇన్పుట్ గా మనము తీసుకుంటాము కాబట్టి ఇది మీరు డైరెక్ట్ కపుల్డ్ పోర్ట్ అని చెప్పవచ్చు ఇది కపుల్డ్ పోర్ట్ మరియు ఇది ఐసోలేటెడ్ పోర్ట్ కాబట్టి ఇక్కడి నుండి ఇక్కడికి మరియు ఇక్కడకు వెళ్లే పవర్ రిలేటివ్లీ కాన్స్టాంట్ గా ఉందని మీరు చూడవచ్చు మరియు ఇది రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ మరియు ఇది S41 కు సమానమైన విలువను కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక కర్వ్ మాత్రమే చూపబడింది ఇప్పుడు మనము మరొక కాన్ఫిగరేషన్కు వెళ్తాము దీనిని వాస్తవానికి హైబ్రిడ్ కప్లర్ అని పిలుస్తారు మరియు మరొక పేరు ఉంది దీనిని ర్యాట్ రేస్ అని పిలుస్తారు సరే కానీ ఈ ర్యాట్ రేసు ప్రత్యేకమైనది ఈక్వల్ పవర్ డివిజన్ కోసం మనము ఈ మొత్తం డిజైన్ చేసినప్పుడు మాత్రమే పేరు ఇవ్వబడింది కాబట్టి అది హైబ్రిడ్ కప్లర్ ఎందుకు అని అంటారు 2 బ్రాంచ్ లేదా 3 బ్రాంచ్ లేదా 4 బ్రాంచ్ కప్లర్స్ ఇప్పుడు గుర్తు కు తెచ్చుకోండి 2 అవుట్పుట్ లకు 90 డిగ్రీ ల ఫేజ్ డిఫరెన్స్ ఉందని మనము చూశాము కానీ ఇందులో ఒక ప్రత్యేక సందర్భంలో మీరు ఒక పోర్టులో ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది పోర్ట్ 1 అనుకోండి అప్పుడు అవుట్పుట్ పోర్ట్ 2 మరియు పోర్ట్ 4 కి వెళ్తుంది కానీ అవి ఇప్పుడు 180 డిగ్రీల ఫేజ్ డిఫరెన్స్ లో ఉన్నాయి మరియు మనము పోర్ట్ 3 వద్ద ఇన్పుట్ ఇచ్చినప్పుడు పోర్ట్ 2 మరియు పోర్ట్ 4 వద్ద అవుట్పుట్ ఒకే ఫేజ్ లో ఉంటాయి కాబట్టి అది ఏమిటి మరియు ఇది నిజంగా ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి మొదట ఒక సాధారణ విషయంతో వెళ్లనివ్వండి కాబట్టి పోర్ట్ 1 ఇక్కడ పోర్ట్ 2 పోర్ట్ 3 పోర్ట్ 4 కాబట్టి ఈ పొడవు λ4 ఇది λ4 ఇది λ4 మరియు ఇది 3 λ4 అలాగే కాబట్టి 2 బ్రాంచ్ ల కప్లర్తో పోల్చవద్దు 2 బ్రాంచ్ కప్లర్లు అన్ని విషయాలు λ4 ఇక్కడ తేడా ఏమిటంటే ఈ బ్రాంచ్ పొడవు 3 λ4 ఇప్పుడు సాధారణ కేసు ఏమిటంటే Ya మరియు Ya 2 ఒకేలా ఉన్నాయి మరియుYb మరియు Ybఇక్కడ ఒకే విధంగా ఉన్నాయి ఇప్పుడు కానీ ఒక ప్రత్యేక కేసు కోసం నేను కోరుకుంటున్నాను సగం పవర్ ఇక్కడకు వెళ్లడం లేదా సగం పవర్ ఇక్కడకు వెళ్లడం గురించి ప్రస్తావించండి ఆ ప్రత్యేక సందర్భంలో Ya Yb కి సమానం అవుతుంది కానీ ఈ ప్రత్యేక విషయం యొక్క ఎనాలసిస్ ను మనం ఎలా చేయాలో ఒక్కొక్కటిగా చూస్తాము మరియు కాన్సెప్ట్ ఏమిటి అనాలసిస్ కు సంబంధించినంతవరకు ఈ ప్రత్యేకమైన విషయం వెంట ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఈ లైన్ తో మీరు దానిని ఎడమ వైపున లేదా కుడి వైపున తీసుకుంటారు ఇది సిమెట్రీకల్ కాబట్టి దీని యొక్క ఎనాలిసిస్ ను మనం ఇక్కడ నుండి ప్రారంభిద్దాం కాబట్టి మీరు దానిని చెప్పగలరు అక్కడ పోర్ట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఈ పొడవు ఇప్పుడు 3 λ8 అవుతుంది అప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ ఉంటుంది మరియు ఇది పోర్ట్ 2 మరియు పోర్ట్ 2 వద్ద λ8 లైన్ ఉంటుంది కాబట్టి మీరు ఎనాలసిస్ చేసినప్పుడు ఇది 2 బ్రాంచ్ కప్లర్కు సమానంగా ఉండదు కానీ ఇది సిమిలర్ గా ఉంటుంది 2 బ్రాంచ్ కప్లర్ విషయంలో ఈ 2 బ్రాంచ్ లు λ 8 మరియు λ8 ఉన్న ఒకే పొడవును కలిగి ఉంటాయి కానీ హైబ్రిడ్ కప్లర్ లేదా ర్యాట్ రేసు విషయంలో ఈ బ్రాంచ్ ఇప్పుడు λ8 మరియు ఇక్కడ ఈ బ్రాంచ్ 3 λ8 కాబట్టి దాని గురించి అలా ఉంది ఇప్పుడు మనము అదే పని చేస్తాము కాబట్టి ఈ ప్రత్యేక నెట్వర్క్ కోసం ఈవెన్ మోడ్ విశ్లేషణతో పాటు ఆడ్ మోడ్ ఎనాలసిస్ చేయండి ABCD పారామితిని కనుగొనండి ABCD పారామితుల నుండి S పరామితిని కనుగొని ఆపై పోర్టు 1 సరిపోలాలని మరియు S11 0 కి సమానంగా ఉండాలని బౌండరీ కండిషన్ ఉంచండి మరియు ఆ కండిషన్ పెట్టడం వలన సగం పవర్ ఇక్కడకు వెళుతుంది మరియు సగం పవర్ ఇక్కడకు వెళుతుంది మనకు లభిస్తుంది క్యారెక్టర్స్టిక్ ఇంపిడెన్స్ 70 7 ohm కు సమానం కానీ ఇప్పుడు మనం మొత్తం కాన్సెప్ట్ ని చూద్దాం కాబట్టి మనము పోర్ట్ 1 వద్ద ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇది 90 డిగ్రీల ఫేజ్ డిలే ను ఇస్తుంది కాబట్టి ఇది మైనస్ 90 డిగ్రీ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి ఇది 3 λ4 కాబట్టి ఫేజ్ డిలే 270 తరువాత మరో 90 360 డిగ్రీ 0 కి సమానం మరియు తరువాత 90 డిగ్రీలు కాబట్టి ఇక్కడ మార్గం నుండి 90 డిగ్రీల డిలే ను చూస్తుంది ఇక్కడ నుండి మార్గం 90 డిగ్రీల డిలే ను కూడా చూస్తుంది కాబట్టి ఈ మార్గం మరియు ఈ మార్గం అవి జోడించబడుతాయి మరియు ఫేజ్ డిఫరెన్స్ మైనస్ 90 డిగ్రీ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు పేజ్ డిలే ఎంత మైనస్ 270 ఇక్కడ నుండి ఇక్కడకు ఇక్కడకు ఇది కూడా మైనస్ 270 డిగ్రీ అంటే నెట్ విలువ ప్లస్ 90 డిగ్రీ ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు పేజ్ డిలే 180 డిగ్రీలు ఇక్కడ నుండి ఇక్కడ పేజ్ డిలే 360 డిగ్రీలు కాబట్టి అవి ఒకదానితో ఒకటి క్యాన్సిల్ అవుతాయి కాబట్టి పోర్ట్ 1 వద్ద మనము ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ పోర్ట్ 3 కి వెళ్ళదు ఆపై సగం పవర్ ఇక్కడకు వెళుతుంది సగం పవర్ ఇక్కడకు వెళుతుంది ఎందుకంటే మనము Yb ను Ya కి సమానంగా లేదా Za Zb కి సమానమని తీసుకున్నాము కాబట్టి మొదట ఈ S మ్యాట్రిక్స్ యొక్క మొదటి వరుసను పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి S11 అంటే ఏమిటి S11 0 కి సమానం S21 అంటే ఏమిటి ఇక్కడ గుర్తుంచుకోండి ఈ మైనస్ j బయట వ్రాయబడింది కాబట్టి 1 బై స్క్వేర్ రూట్ 2 సగం శక్తికి అనుగుణంగా ఉంటుంది మైనస్ j ఇక్కడ మైనస్ 90 డిగ్రీల ఫేజ్ డిఫరెన్స్ ను చూపుతుంది అప్పుడు పోర్ట్ 1 నుండి పోర్ట్ 3 వరకు 0 ఉంటుంది పోర్ట్ 1 నుండి పోర్ట్ 4 వరకు పేజ్ డిలే మైనస్ 270 డిగ్రీ సరే కాబట్టి ఇప్పటికే మైనస్ j అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మరొక మైనస్ ఉంటుంది కాబట్టి మీరు 2 ను గుణిస్తే అది స్క్వేర్ రూట్ 2 ద్వారా ప్లస్ j అవుతుంది మరియు మైనస్ 270 ప్లస్ 90 డిగ్రీకి సమానం ఇప్పుడు మనం ఇప్పుడే వేరే మార్గం చేద్దాం పోర్ట్ 3 వద్ద ఇన్పుట్ ఇస్తే ఏమి జరిగిందో చూద్దాం ఇప్పుడు పోర్ట్ 1 కొరకు మనం పోర్ట్ 3 ఒక ఐసోలేటెడ్ పోర్టు అని చూశాము దీనికి పవర్ ప్రవహించడం లేదు కాబట్టి మనము ఇప్పుడు పోర్ట్ 3 వద్ద ఇన్పుట్ ఇచ్చినప్పుడు కాబట్టి పోర్ట్ 2 కి ఏమి జరిగిందోచూద్దాం కాబట్టి ఈ డిలే మైనస్ 90 డిగ్రీ ఇక్కడ నుండి 90 270 360 డిగ్రీ ఇది 0 మరియు తరువాత 90 డిగ్రీలు అంటే ఈ మార్గం మరియు ఈ మార్గం జతచేయబడతాయి మరియు పేజ్ డిలే మైనస్ 90 డిగ్రీ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఇది మైనస్ 90 డిగ్రీ మరియు ఇక్కడ ఇది కూడా మైనస్ 90 డిగ్రీ కాబట్టి వారు జోడిస్తారు కాబట్టి మనము పోర్ట్ 3 వద్ద ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ 2 అవుట్పుట్లు ఇప్పుడు సేమ్ పేజ్ లో ఉన్నాయి మరియు దీని వద్ద పేజ్ డిలే మైనస్ 90 మరియు మైనస్ 90 మరియు ఇక్కడ పోర్ట్ 1 వద్ద ఏమి జరుగుతుంది సరే ఇది 180 డిగ్రీలు ఇది 360 డిగ్రీలు కాబట్టి నెట్ అవుట్పుట్ ఇక్కడ 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక అప్లికేషన్ గురించి ఆలోచించండి మనము పోర్ట్ 1 మరియు పోర్ట్ 3 రెండింటికీ ఇన్పుట్ ఇస్తే ఏమి జరుగుతుంది కాబట్టి పోర్ట్ 1 కారణంగా అవుట్పుట్ ఇక్కడ మైనస్ 90 ఉంటుంది కానీ పోర్ట్ 3 కారణంగా ఇది మైనస్ 90 అవుతుంది అంటే ఈ 2 పోర్టులలో కొన్నింటిని మనకు లభిస్తుంది కానీ పోర్ట్ 1 కారణంగా ఇది 270 డిగ్రీల వద్ద ఉంది కానీ ఇది మైనస్ 90 డిగ్రీల వద్ద ఉంది అంటే 4 వద్ద అవుట్పుట్ ఈ 2 పోర్టుల యొక్క డిఫరెన్స్ అవుతుంది కాబట్టి వాస్తవానికి ఈ హైబ్రిడ్ కప్లర్ అంటే ఇదే మనము ఇక్కడ ఇన్పుట్ ఇస్తే 2 అవుట్పుట్లు సేమ్ పేజ్ లో లేవు మనము ఈ పోర్టులో ఇన్పుట్ ఇస్తే 2 అవుట్పుట్లు ఒకే ఫేజ్ లో ఉంటాయి మరియు మనము ఇక్కడ రెండు పోర్టులలో ఇన్పుట్ ఇస్తే అప్పుడు ఈ 2 అవుట్పుట్లు ఈ 2 ఇన్పుట్ల కూడిక మరియు డిఫరెన్స్ అవుతుంది మరియు మీరు మిగతా సిమెట్రీ ను ఇతర విషయాల కోసం అన్వయించవచ్చు మరియు S మ్యాట్రిక్స్ ను మీరే నిర్మించుకోవచ్చు కాబట్టి పోర్టులు 1 మరియు 3 ఇన్పుట్ పోర్టులుగా ఉపయోగించబడితే అప్పుడు పోర్ట్ 2 సమ్ మరియు పోర్ట్ 4 ఈ 2 ఇన్పుట్లలో డిఫరెన్స్ ను ఇస్తుంది కాబట్టి ఇప్పుడు దీని డిజైన్ మరియు అనాలసిస్ లను చూద్దాం కాబట్టి ర్యాట్ రేసును X బ్యాండ్ వద్ద మళ్లీ డిజైన్ చేశారు కాబట్టి మంచి పోలిక ఉంటుంది కాబట్టి ఇంతకుముందు మనము 2 బ్రాంచ్ కప్లర్ను రూపొందించాము ఇప్పుడు ర్యాట్ రేసు డిజైన్ ను అదే 9 3 GHz పౌనపున్యం వద్ద అదే సబ్స్ట్రెట్ తీసుకొని ఇక్కడ చూద్దాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్లాట్లు చూద్దాం కాబట్టి ఇక్కడ 3 వేర్వేరు ప్లాట్లను ఎప్పుడు చూడవచ్చు ఇది S13 S24 కు అనుగుణంగా ఉండే ప్లాట్లు S13 S24 ఒకేలా ఉంటుందని మీరు చూడవచ్చు మరియు అవి సరిగ్గా ఒకేలా ఉన్నాయని మీరు చూడవచ్చు మరియు ఈ ప్రత్యేక సందర్భంలో మీరు ఈ లైన్ ను మైనస్ 25 dB వద్ద డ్రా చేసినట్లు చూడవచ్చు 5 నుండి 10 GHz వరకు మైనస్ 25 dB బ్యాండ్విడ్త్ ఉంటుంది మనం మైనస్ 20 dB ని ఎంచుకుంటే బ్యాండ్విడ్త్ చాలా పెద్దదిగా ఉంటుంది మనము బ్యాండ్విడ్త్ను కేవలం ఇండివిడ్యువల్ వాటి కోసం నిర్వచించడమే కాదు మిగతా అన్ని పర్ఫామెన్స్ పెరామీటర్ కోసం మొత్తం బ్యాండ్విడ్త్ను చూడాలి కాబట్టి 2 పోర్టులలో విభజించబడిన అవుట్పుట్ పవర్ను చూద్దాం ఒక రెస్పాన్స్ ఈ విధంగా వెళ్తున్నట్లు ఇతర రెస్పాన్స్ ఇక్కడకు వెళుతున్నట్లు మీరు చూడవచ్చు మరియు దీనికి ప్రధాన కారణం ఒక మార్గం ఇతర మార్గం కంటే పొడవుగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ నుండి చూస్తే ఇది ఒక మార్గం మరియు ఇక్కడ ఈ ప్రత్యేకమైన వైపుకు వెళ్ళే సుదీర్ఘ మార్గం ఇది కాబట్టి మొత్తంగా ఇది 90 డిగ్రీల పేజ్ డిలే మొత్తంగా ఇది 180 డిగ్రీలు కాబట్టి విభిన్న పాత్ లెంగ్త్ కారణంగా ఒక రెస్పాన్స్ మరొక రెస్పాన్స్ కు వ్యతిరేక దిశలో ఉంటుంది మీరు ఇప్పటికీ 9 నుండి 10 GHz వరకు చూస్తే 2 మధ్య డిఫరెన్స్ చాలా చిన్నది మరియు ఇక్కడ ఇది S11 మరియు S33 ను చూపిస్తుంది మీరు పొందిన మైనస్ 20 dB బ్యాండ్విడ్త్ 8 5 నుండి 10 GHz వరకు అని మీరు చూడవచ్చు సరే కాబట్టి వాస్తవానికి ర్యాట్ రేసులో మీకు చెప్పడానికి ఎక్కువ బ్యాండ్విడ్త్ మరియు 2 బ్రాంచ్ లైన్ కప్లర్ ఉంది ఏదేమైనా ఈ బ్యాండ్విడ్త్ 3 బ్రాంచ్ లైన్ కప్లర్ లేదా 4 బ్రాంచ్ లైన్ కప్లర్తో పోలిస్తే ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది కాబట్టి వాస్తవానికి బ్రాడ్బ్యాండ్ ర్యాట్ రేసు చాలా మంచి పరిశోధనా అంశం కాబట్టి శ్రోతలను నేను కోరుతున్నాను మీరు మీ స్వంత శోధనను కొద్దిగా చేయవచ్చు వాస్తవానికి మీకు కొంచెం సూచన ఇవ్వడానికి 4 పోర్టును ఉపయోగించటానికి బదులుగా 5 పోర్టులను ఉపయోగించే పేపర్లు ఉన్నాయి పోర్టులో ఒకటి మ్యాచ్డ్ లోడ్ తో ముగుస్తుంది మరియు ఇది పెద్ద బ్యాండ్విడ్త్కు దారితీస్తుంది ఈ 3 λ4 విభాగాన్ని వారు λ4 కపుల్డ్ లైన్ సెక్షన్ ద్వారా భర్తీ చేస్తారు కాబట్టి మీరు మీ స్వంతంగా కొంచెం పరిశోధన చేస్తారు కానీ దీనికి సంబంధించి విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మరికొన్ని వినూత్న డిజైన్ గురించి ఆలోచించవచ్చు ఇది ఎక్కువ బ్యాండ్విడ్త్కు దారి తీస్తుంది కాబట్టి బ్రాంచ్ లైన్ కప్లర్ మరియు ర్యాట్ రేసు కప్లర్ మధ్య పోలిక చూద్దాం కాబట్టి ఇక్కడ 2 బ్రాంచ్ 3 బ్రాంచ్ 4 బ్రాంచ్ మరియు 4 బ్రాంచ్లో మనము రెండు వేర్వేరు కేసులను తీసుకున్నాము ఒకటి 50 ohm సిరీస్ ఇంపిడెన్స్ మరియు మరొకటి 45 ohm రెండు బ్యాండ్విడ్త్లు ఇక్కడ నిర్వచించబడిందని మీరు చూడవచ్చు ఒక బ్యాండ్విడ్త్ S11 కోసం మైనస్ 20 dB కన్నా తక్కువ మరొక బ్యాండ్విడ్త్ ఐసోలేషన్ కోసం S41 మైనస్ 20 dB కన్నా తక్కువ రూపొందించబడింది కాబట్టి బ్యాండ్విడ్త్ ఇక్కడ నుండి ఇక్కడకు పెరుగుతుందని మరియు బ్యాండ్విడ్త్ ఇక్కడ నుండి ఇక్కడకు పెరుగుతుందని మీరు చూడవచ్చు ర్యాట్ రేసు యొక్క పోలిక ఈ కేసులతో చేయకూడదుమొత్తం సైజ్ కారణంగా దీనిని 2 బ్రాంచ్ లైన్ లేదా3 బ్రాంచ్ లైన్తో పోల్చాలి కాబట్టి ఈ బ్యాండ్విడ్త్ 2 బ్రాంచ్ లైన్ కప్లర్ కంటే ఎక్కువగా ఉందని మీరు చూడవచ్చు ర్యాట్ రేసు యొక్క విన్నూతన అప్లికేషన్స్ కూడా చూద్దాం మరియు నేను ప్రస్తావించదలిచిన అప్లికేషన్స్ లో ఒకటి మోనో పల్స్ కంపారిటర్ నిజంగా మోనో పల్స్ కంపరేటర్ అంటే ఏమిటి నేను ఒక్కొక్కటిగా వెళ్తాను మొదట మనకు రెండు యాంటెనాలు ఉన్నాయని ఆలోచించండి యాంటెన్నా A మరియు యాంటెన్నా B మరియు అవి ఒక పర్టిక్యులర్ డైరెక్షన్ లో పాయింట్ చేయబడి ఉన్నాయి మరియు మనము టార్గెట్ ను ట్రాక్ చేయాలనుకుంటున్నాము కాబట్టి వారు ఏమి చేస్తారు ఈ యాంటెన్నాల ద్వారా మనం నిజంగా అదే సిగ్నల్ పంపుతాము అది అక్కడికి వెళుతుంది మరియు టార్గెట్ నుండి సిగ్నల్ తిరిగి ప్రతిబింబిస్తుంది ఇప్పుడు అది రిఫ్లెక్టెడ్ సిగ్నల్ ఏమి చేస్తుంది మనము నిజంగా ఈ 2 యాంటెన్నా ద్వారా వస్తాము మరియు ఈ 2 యాంటెనాలు సమ్ మరియు డిఫరెన్స్ నెట్వర్క్కు వస్తాయి మరియు ఒకటి సమ్ ను ఇస్తుంది మరొకటి డిఫరెన్స్ ను ఇస్తుంది కాబట్టి ఈ విధంగా మనము వస్తువును ఒకే ప్లేన్ లో ట్రాక్ చేయవచ్చు కానీ మీరు ఆ వస్తువును 2 ప్లేన్ ల లో ట్రాక్ చేయాలనుకుంటే మీరు ఈ డైరెక్షన్ లో ట్రాక్ చేయాలనుకుంటున్నారు అలాగే ఈ డైరెక్షన్ ను అజిముత్ ప్లేన్ గా పిలుస్తారు మరియు ఈ డైరెక్షన్ ని ఎలివేషన్ ప్లేన్ అంటారు కాబట్టి ఆ ప్రత్యేక సందర్భంలో మనకు 4 ఒకేలాంటి యాంటెనాలు అవసరం కాబట్టి ఇక్కడ ఏమి జరిగిందో చూద్దాం కాబట్టి యాంటెన్నా A యాంటెన్నా B మనకు మొత్తం మరియు వ్యత్యాస నెట్వర్క్ ఉంది మరియు మనము ర్యాట్ రేసును కవర్ చేసాము కాబట్టి ర్యాట్ రేసు మొత్తం మరియు వ్యత్యాస నెట్వర్క్ను జనరేట్ చేస్తుందని మీకు తెలుసు కాబట్టి ఒక ర్యాట్ రేసు సింగిల్ ప్లేన్ ట్రాకింగ్ యొక్క పనిని చేస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకు నిజంగా 4 వేర్వేరు ర్యాట్ రేసులు ఎందుకు అవసరమో చూద్దాం కాబట్టి ఇక్కడ ఒక ర్యాట్ రేసు A B మరియు A B ను ఇస్తుంది ఇప్పుడు మనకు మరో రెండు యాంటెనాలు C మరియు D కాబట్టి మరొక ర్యాట్ రేసు C D మరియు C D ని ఇస్తుంది ఇప్పుడు ఈ 2 సిగ్నల్ మరొక ర్యాట్ రేసుకు వెళ్తుంది అప్పుడు మనకు ఏమి లభిస్తుంది A B C D ఇక్కడ ఉంది కాబట్టి ఇది మాకు మొత్తం నమూనాను ఇస్తుంది మరియు ఇక్కడ A ప్లస్ B మైనస్ ఇది అజీముత్ వ్యత్యాసాన్ని ఇస్తుంది మరియు ఇక్కడ మనకు ఈ 2 యొక్క 2 డిఫరెన్స్ ఉంది ఇది మనకు ఎలివేషన్ వ్యత్యాసాన్ని ఇస్తుంది మరియు ఇది మ్యాచ్డ్ లోడ్ తో ముగుస్తుంది ఇది అవసరం లేదు వాస్తవానికి ర్యాట్ రేసు కప్లర్ను ఉపయోగించటానికి బదులుగా ఒకరు ఇతర విషయాలను కూడా ఉపయోగించవచ్చు ఒకరు 90 డిగ్రీల డిలే తో బ్రాంచ్ లైన్ కప్లర్ను ఉపయోగించవచ్చు కాని సాధారణంగా ఇది చాలా మంచిది కాదు వేవ్గైడ్ మ్యాజిక్ టీ ని ఉపయోగించవచ్చు కాని సాధారణంగా సైజ్ చాలా పెద్దది మరియు ఇవి చాలా బల్కీ గా ఉంటాయి ఇక్కడ ర్యాట్ రేసును ఒక సబ్స్ట్రేట్ పై ప్రింట్ చేయవచ్చు కాబట్టి ఇప్పుడు నిజంగా ఏమి ఉందో చూద్దాం కాబట్టి మనము ఇప్పుడు ఒక్కొక్కటిగా వెళ్తాము కాబట్టి ఆ 4 యాంటెనాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 2 3 4 ఇది ఇక్కడ హార్న్ యాంటెన్నాను చూపిస్తుంది అయినప్పటికీ మైక్రోస్ట్రిప్ యాంటెన్నా ఉపయోగించి ఫలితాలను నేను మీకు చూపిస్తాను మరియు ఇవి ప్రాథమికంగా ర్యాట్ రేసు కప్లర్లు వీటిని కలిపి ఉంచారు కాని మొదట కాన్సెప్ట్ పాయింట్ పరంగా చూద్దాం కాబట్టి ఈ యాంటెన్నాల్లోని A B C D 4 సిగ్నల్ ప్రసారం చేస్తున్నాయని ఆ సిగ్నల్ తిరిగి ప్రతిబింబిస్తుంది అని అనుకుందాం కాబట్టి అజీముత్ డిఫరెన్స్ మరియు ఎలివేషన్ డిఫరెన్స్ రెండూ 0 అయితే టార్గెట్ మధ్యలో ఉంటుంది ఇప్పుడు అజీముత్ డిఫరెన్స్ 0 కాకపోతే ఎలివేషన్ డిఫరెన్స్ 0 కాబట్టి అంటే టార్గెట్ ఎలివేషన్ లో అలైన్ చేయబడింది కానీ ఇది అజీముత్ డైరెక్షన్ లో అలైన్ చేయబడలేదు కాబట్టి ఆ టార్గెట్ ఇక్కడ మార్చబడిందని మీరు చూడవచ్చు ఎలివేషన్ డిఫరెన్స్ 0 కాకపోతే టార్గెట్ ఎలివేషన్ డైరెక్షన్ లో అలైన్ చేయబడదు మరియు రెండూ 0 కి సమానం కావు అప్పుడు టార్గెట్ అలైన్ చేయబడదు ప్రాథమికంగా ఈ నిర్దిష్ట అవుట్పుట్ సర్వో కంట్రోలర్కు వెళుతుంది అప్పుడు సర్వో కంట్రోలర్ తదనుగుణంగా టార్గెట్ ని సరిగ్గా ట్రాక్ చేయడానికి అజిముత్ లేదా ఎలివేషన్ డైరెక్షన్ లో కదులుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఎలా సాధించబడిందో చూద్దాం కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగే 4 ర్యాట్ రేసులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ కొంచెం ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను ఆ యాంటెన్నా A B C D ఇక్కడ యాంటెన్నా యొక్క అవుట్పుట్లతో అనుసంధానించబడి ఉన్నాయి మరియు ఇక్కడ మీరు ఈ 2 పోర్టు వద్ద ఇన్పుట్ తీసుకుంటే ఇది సమ్ పోర్ట్ అవుతుంది ఇది డిఫరెన్స్ పోర్ట్ అవుతుంది కాబట్టి ఈ 2 ఇన్పుట్ కోసం ఇక్కడ నుండి ఇది సమ్ పోర్టు అవుతుంది మరియు ఇక్కడ నుండి మీరు ఇక్కడ సమ్ ని మరియు ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ని జనరేట్ చేయవచ్చు మరియు అదేవిధంగా ఇక్కడ ఇది మ్యాచ్డ్ లోడ్ కు ఇవ్వబడుతుంది మరియు ఇక్కడ ఇది డిఫరెన్స్ కాబట్టి ఇది 8 పోర్టు S మ్యాట్రిక్స్ ఎందుకంటే మీరు 4 ఇన్పుట్ పోర్టులు మరియు 4 అవుట్పుట్ పోర్ట్ ఉన్నట్లు చూడవచ్చు కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ కోసం సిమ్యు లేటెడ్ రిజల్ట్స్ ఇవి కాబట్టి మనము 1 5 కంటే తక్కువ VSWR కోసం 21 శాతం బ్యాండ్విడ్త్ పొందాము ఇప్పుడు ఈ పోర్టుల మధ్య ఐసోలేషన్ చాలా ముఖ్యం కాబట్టి సమ్ మరియు డిఫరెన్స్ మధ్య ఐసోలేషన్ 20 dB కంటే ఎక్కువ మరియు ఇది డిఫరెన్స్ టు డిఫరెన్స్ మధ్య ఐసోలేషన్ 40 dB కంటే ఎక్కువ ఉందని మీరు చూడవచ్చు కాబట్టి మనము ప్రయోగం కూడా చేసాము కాబట్టి మీరు రూపొందించబడిన ర్యాట్ రేసును చూడవచ్చు మీరు ఇక్కడ డైమెన్షన్ ను చూడవచ్చు ఇది కేవలం 101 mm నుండి 38 mm వరకు ఉంటుంది కాబట్టి మెజర్డ్ రిజల్ట్స్ మరియు సిమ్యులేటెడ్ రిజల్ట్స్ లో ఒక చిన్న డిఫరెన్స్ ఉంది కానీ ఇప్పటికీ రిజల్ట్స్ చాలా మంచి బ్యాండ్విడ్త్ 19 5 శాతం క్రమంతో ఉన్నాయి కాబట్టి ఐసోలేషన్ ఈ మొత్తం బ్యాండ్విడ్త్ లో 18 dB కన్నా ఎక్కువ ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది ఎలక్ట్రోమ్యాగ్నెటికల్లి కపుల్డ్ అర్రే ను ఉపయోగించి ప్లానర్ మోనోపుల్స్ యాంటెన్నాను ఇక్కడ చూపిస్తుంది కాబట్టి నేను మైక్రోస్ట్రిప్ యాంటెన్నా గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయాన్ని మరింత వివరంగా చర్చించబోతున్నాం అయితే ఇక్కడ కాన్సెప్ట్ పరంగా చూడండి కాబట్టి ఇక్కడ మీరు ఈ పర్టిక్యులర్ లెవెల్ లో చూస్తున్నారు ఇవి పవర్ డివైడర్ నెట్వర్క్తో పాటు ఉన్న ఫీడ్ పాచెస్ ఇవి పారాసైటిక్ పాచెస్ లేదా మనము వాటిని ఎలక్ట్రోమాగ్నెటికల్లీ కపుల్డ్ పాచెస్ అని కూడా పిలుస్తాము కాబట్టి ఇక్కడ ఈ విషయాల కోసం ఫీడ్ నెట్వర్క్ లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న మొత్తం శ్రేణి పై వైపున ఉన్న గ్రౌండ్ ప్లేన్ యొక్క ఒక వైపున ఉంది మరియు రాట్రేస్ హైబ్రిడ్ పవర్ డివైడర్ నెట్వర్క్ వాస్తవానికి ఇక్కడ గ్రౌండ్ ప్లేన్ యొక్క మరొక వైపు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న రాట్రేస్ హైబ్రిడ్ ఇది మీరు ఇక్కడ చూస్తున్నది ఇది మరొక వైపు ప్రింట్ చేయబడింది కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్స్ ఏమిటో చూద్దాం ఇక్కడ పొందిన బ్యాండ్విడ్త్ 21 శాతం అని మీరు చూడవచ్చు VSWR 2 కన్నా తక్కువ ఉంటే నల్ డెప్త్ అంటే ఏమిటో నేను మీకు ఇతర రిజల్ట్స్ ను చూపించినప్పుడు కొద్దిసేపట్లో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన యాంటెన్నా అర్రే గెయిన్ 24 dB యొక్క క్రమంలో ఉంటుంది కాబట్టి మనము మొదట ఆ డిజైన్ చేసాము ఆ తరువాత ఈ అర్రే ఫ్యాబ్రికేట్ చేయబడింది కాబట్టి ఇవి వేర్వేరు స్నాప్షాట్లు ఇది వెనుక వైపు పొర ఇది మధ్యలో ఉన్న పొర మరియు ఇది ఇక్కడ ఉన్న పారాసైటిక్ పాచెస్ను చూపించే పై పొర కాబట్టి మీరు ఇక్కడ అన్ని రిజల్ట్స్ ను చూడవచ్చు కాబట్టి మెజర్డ్ రిజల్ట్స్ పిక్ గెయిన్ 24 3 dB డిజైన్ 24 6 కాబట్టి ఇది చాలా దగ్గరగా ఉంది మైనస్ 10 dB కన్నా తక్కువ S11కోసం మనము రూపొందించిన ఒక చిన్న సమస్య తప్ప బ్యాండ్విడ్త్ దాదాపు సమానంగా ఉంటుంది కాని ఫాబ్రికేషన్ లోపం కారణంగా ఇది మైనస్ 8 dB గా వచ్చింది ఐసోలేషన్ మనము రూపొందించినంత మంచిది ఫలితాలు చాలా బాగున్నాయి వేర్వేరు పోర్టులలో కొన్ని పోర్టు మరియు అజిముత్ డిఫరెన్స్ మరియు ఎలివేషన్ డిఫరెన్స్ పోర్టులలో ఇవి ఒకటి S పారామితుల కోసం మనం చెప్పగలిగే రిజల్ట్స్ ఇవి అని చూడండి కాని చివరికి ముఖ్యమైనది ఏమిటంటే మనం మంచి రేడియేషన్ పాటర్న్ ను పొందుతున్నామా లేదా అనేది ఇక్కడ ముఖ్యమైనది కాబట్టి బ్యాండ్విడ్త్లో గెయిన్ చాలా ఫ్లాట్గా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది వాస్తవానికి చాలా మంచి డిజైన్ 9 నుండి 10 GHz వరకు దాదాపు 1 GHz బ్యాండ్విడ్త్ గెయిన్ సాపేక్షంగా ఫ్లాట్ అని మీరు చూడవచ్చు కాని సమ్ మరియు డిఫరెన్స్ పాటర్న్ కోసం పనితీరును చూద్దాం కాబట్టి ఇక్కడ ఈ యాంటెన్నా యాంటెన్నా A మరియు B లలో 2 మాత్రమే ఉన్నాయి మరియు ఈ ప్రత్యేకమైన విషయం లో ఎలివేషన్ మొత్తానికి ఇక్కడ ఫలితం ఉంది మరియు ఇక్కడ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనము ఆ డిఫరెన్స్ ని ఎక్కడ తీసుకుంటాము మనము ఈ 2 యాంటెన్నా యొక్క అజీముత్ డైరెక్షన్లో డిఫరెన్స్ ని తీసుకుంటాము మరియు ఎలివేషన్ వెంట ఈ పర్టికులర్ డైరెక్షన్లో డిఫరెన్స్ ని తీసుకుంటాము కాబట్టి ఇక్కడ కొన్ని పాటర్న్ లు అజీముత్తో సమానంగా ఉంటాయి మరియు ఎలివేషన్ ఆఫ్ కోర్సు నెట్ పాటర్న్ ఈ 2 సమ్ గా ఉంటుంది మరియు SLL 15 dB కన్నా మంచిది ఇది సైడ్ లోబ్ స్థాయి అని మీరు చూడవచ్చు ఇది మైనస్ 15 dB కన్నా తక్కువ కానీ నిజంగా నల్ డెప్త్ ముఖ్యమైనది వాస్తవానికి సాధారణంగా 20 dB కన్నా మెరుగైనది మంచిదిగా పరిగణించబడుతుంది కాని మనము ఇక్కడ 35 dB కన్నా తక్కువ వచ్చింది ఇక్కడ పోలిస్తే నల్ డెప్త్ ఎంత షార్ప్ గా ఉందో మీరు చూడవచ్చు ఇప్పుడు శూన్య లోతు యొక్క షార్ప్నెస్ చాలా ముఖ్యం ఎందుకంటే టార్గెట్ సరైన ప్రాంతంలో ఉందో లేదో యాంటెన్నా టార్గెట్ సరిగ్గా ట్రాక్ చేస్తుందో లేదో చెబుతుంది సరే కాబట్టి మనము ఈ పర్టిక్యులర్ పాయింట్ వద్ద ముగించాము కాబట్టి సంగ్రహించి చెప్పాలంటే గత కొన్ని ఉపన్యాసాలలో మనము కప్లర్ల గురించి మాట్లాడాము కాబట్టి మనము కపుల్డ్ లైన్ డైరెక్షనల్ కప్లర్తో ప్రారంభించాము ఇది మైనస్ 10 dB నుండి మైనస్ 30 dB వరకు కపుల్ చేయడానికి మంచిది అప్పుడు మనము 2 బ్రాంచ్ లైన్ కప్లర్ 3 బ్రాంచ్ లైన్ కప్లర్స్ 4 బ్రాంచ్ లైన్ కప్లర్ గురించి మాట్లాడాము మరియు ఇవి సాధారణంగా మైనస్ 1 dB నుండి మైనస్ 9 dB వరకు కపుల్ చేయడానికి మంచివి ఆపై మనము ర్యాట్ రేసు కప్లర్ గురించి మాట్లాడాము బ్రాంచ్ లైన్ కప్లర్ మరియు ర్యాట్ రేసు మధ్య డిఫరెన్స్ బ్రాంచ్ లైన్ విషయంలో 2 అవుట్పుట్లు 90 డిగ్రీల ఫేజ్ డిఫరెన్స్ లో ఉంటాయి ర్యాట్ రేసు విషయంలో 2 అవుట్పుట్ లు ఒకే ఫేజ్ లో ఉండవచ్చు లేదా మనం ఎక్కడ ఫీడ్ ఇస్తున్నామో వాటిని బట్టి అవి పేజ్ కు దూరంగా ఉండవచ్చు మరియు మనము ఆ 2 ఐసోలేటెడ్ పోర్టులలో ఫీడ్ చేస్తే పోర్ట్ 1 మరియు పోర్ట్ 3 పోర్ట్ 2 మరియు 4 వద్ద మనము ఆ 2 సిగ్నల్ యొక్క సమ్ మరియు డిఫరెన్స్ ను పొందవచ్చు ఆపై మనము మోనో పల్స్ కాంపారేటర్ కోసం ఒక అప్లికేషన్ ను చూశాము అక్కడ మనము యాంటెన్నా డిజైన్ను చూశాము ఆంటెన్నాకు ఈ 4 ర్యాట్ రేసు కప్లర్తో ఫీడ్ చేయబడింది మరియు చాలా మంచి నల్ డెప్త్ కోసం అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయని మనము చూశాము కాబట్టి శూన్య లోతు చాలా బాగుందిగెయిన్ కూడా మనము డిజైన్ చేసిన దానితో పోలి ఉంటుంది ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ ను ఇస్తుంది చాలా ధన్యవాదాలు